సేవల నాణ్యతకు సంబంధించిన విభిన్న నిర్మాణాలను మనము చర్చించాము మరియు సర్వీస్ రికవరీ భావనను పరిచయం చేయడం ద్వారా మనము చివరి సెషన్ను ముగించాము వినియోగదారుని డిలైట్ మరియు ఎక్స్లెన్స్ స్థాయికి సర్వీసెస్ సంస్థ హాజరు కావడానికి రికవరీ వ్యూహం ఎంత ముఖ్యమో నేను క్లుప్తంగా చర్చించాను నేటి సెషన్ నుండి మనము చూస్తాము ఇక్కడ సేవా ఫిర్యాదులు మరియు రికవరీ వ్యూహాలకు సంబంధించిన ఈ మొత్తం వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తాము ఇది వాస్తవానికి సంబంధాలను ఏర్పరచుకోవడానికి మరియు చివరికి మీ సేవలను సహ మార్కెటింగ్ చేయడానికి వినియోగదారుని సహాయాన్ని సాధించడానికి ఒక మెట్లు అని మనము చూస్తాము కనుక వినియోగదారుడు న్యాయవాదిగా ఉంటాడు కాబట్టి ప్రయాణం అవసరమైన సేవల నాణ్యత నుండి మొదలవుతుంది ప్రయాణం వినియోగదారుని ఆనందం నుండి మొదలవుతుంది ఎందుకంటే అన్ని సేవలను వ్యవస్థగా అందించిన తర్వాత కూడా అన్ని ప్రయత్నాలు ఉన్నప్పటికీ వైఫల్యాలు ఉండవచ్చు అనే వాస్తవాన్ని మనము గుర్తించాము కాబట్టి వ్యక్తులు ఉన్నారు యంత్రాలు ఉన్నాయి వివిధ రకాల ప్రక్రియలు ఉన్నాయి మరియు తరచుగా సేవలకు సంస్థ యొక్క వివిధ విభాగాల నుండి సహకారం అవసరం సమన్వయ సమకాలీకరించబడిన డెలివరీ అందువల్ల లోపాలు అవాంఛనీయ లోపాలు సంభవించే సందర్భాలు ఉన్నాయి కాబట్టి అటువంటి లోపం సంభవించినప్పుడు మీరు తెరపై చూసినట్లుగా వినియోగదారునికు వివిధ రకాల స్పందనలు ఉంటాయి వినియోగదారుడు కొంత ప్రజా చర్య తీసుకోవచ్చు మరియు వారు సేవా సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు వారు వినియోగదారుల ఫోరమ్కు వెళ్లవచ్చు వారు కొన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు వారు ఇతర రకాల ట్రిబ్యునల్స్ లేదా వినియోగదారుల ఫోరమ్లకు ఫిర్యాదు చేయవచ్చు లేదా వారు కోర్టుకు వెళ్లవచ్చు లేదా వారు ఒక రకమైన ప్రైవేట్ చర్య తీసుకోవచ్చు అంటే వారు ఇతరులకు చెప్పగలరు వారు నిశ్శబ్దంగా మారవచ్చు వారు మరొక సర్వీస్ ప్రొవైడర్కు వెళ్లవచ్చు ఉదాహరణకు మొబైల్ సర్వీస్లో మనము చర్నింగ్ అని పిలుస్తాము కాబట్టి వారు మరొకదానికి వెళ్లవచ్చు మరియు ఈ రోజుల్లో ప్రవేశ అడ్డంకి లేదా బదిలీ అవరోధం చాలా తక్కువగా ఉంది ముఖ్యంగా మొబైల్ టెలిఫోన్ సేవల్లో ఉన్నప్పుడు నంబర్ పోర్టబిలిటీ నియమాలు ప్రవేశపెట్టబడ్డాయి కాబట్టి వినియోగదారునికు ఇది చాలా కష్టం కాదు ఇంతకు ముందు మారడానికి అసౌకర్యం ఏమిటంటే మీ టెలిఫోన్ నంబర్ చాలా మంది స్నేహితులు మరియు సహచరులు మరియు వ్యాపార పరిచయాలకు తెలుసు కాబట్టి మీరు ఫోన్ నంబర్ను వదులుకోలేరు ఇప్పుడు మీరు మీ ఫోన్ నంబర్ తీసుకొని మరొక సర్వీస్ ప్రొవైడర్కు వెళ్లవచ్చు కాబట్టి మీరు చాలా శబ్దం చేయడం ద్వారా దీన్ని చేయవచ్చు మీరు చాలా ఫిర్యాదు చేయడం ద్వారా చేయవచ్చు లేదా మీరు నిశ్శబ్దంగా చేయవచ్చు చివరగా మీరు అనేక మందితో మాట్లాడవచ్చు మరియు మునుపటి సెషన్లో మనము చర్చించినట్లుగా మునుపటి వ్యక్తులు బహుశా 10 20 తో మాట్లాడేవారు ఇప్పుడు సోషల్ మీడియా మరియు ఇతర అందుబాటులో ఉండే ప్లాట్ఫారమ్ల కారణంగా ప్రతికూలమైనది వ్యాఖ్య లేదా నిర్దిష్ట ఫిర్యాదు సోషల్ మీడియా ద్వారా 1000 మంది వ్యక్తులను చేరుకోవచ్చు కాబట్టి చాలా సార్లు వినియోగదారులు ఎటువంటి చర్య తీసుకోరు వారు బ్రూడ్ చేస్తారు వారు స్లప్ వారు సంతోషంగా లేరు కానీ అది ఎటువంటి చర్య తీసుకోరు వినియోగదారులు ఫిర్యాదు చేసినప్పుడు వినియోగదారులు పబ్లిక్ చర్య తీసుకున్నప్పుడు వినియోగదారుని సంతృప్తి మరియు వినియోగదారుని సంబంధాన్ని సృష్టించడానికి అత్యంత ముఖ్యమైన ఆస్తి లేదా మంచి మూలం సర్వీసుల వ్యాపార అవకాశాన్ని అత్యంత ప్రమాదకరమైన మరియు నిశ్శబ్ద కిల్లర్గా మనము చూస్తాము వినియోగదారుని ఎటువంటి చర్య తీసుకోనప్పుడు ఇది వ్యాపారం మనము కేవలం 4 5 శాతం మంది వినియోగదారునిల గురించి మాత్రమే చర్చించాము వారు నిజానికి ఫిర్యాదు చేశారు మరియు చాలా మంది ఫిర్యాదు చేయరు వారు ఫిర్యాదు చేయరు అన్నింటిలో మొదటిది వారు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారో మరియు వారు ఫిర్యాదు చేసినప్పుడు వారు ఏమి ఆశిస్తారో చూద్దాం వారు ఖచ్చితంగా పరిష్కారాన్ని ఆశిస్తారు తరచుగా వారు వేధింపులకు లేదా వారు ఎదుర్కొన్న సమస్యకు కొంత పరిహారాన్ని ఆశించవచ్చు వారు కూడా వినియోగదారును మీ స్నేహితుడిగా కలిగి ఉన్నప్పుడు వినియోగదారుని మీకు ఇప్పటికే సంబంధం కలిగి ఉంటే వినియోగదారుని మీకు నిర్మాణాత్మక పద్ధతిలో ఫిర్యాదు చేయవచ్చు సేవను మెరుగుపరచడంలో మీకు సహాయపడవచ్చు అంతరాలను కనుగొనడంలో మీకు సహాయపడవచ్చు ఇప్పుడు మనము చూసినట్లుగా సంతోషంగా లేని వినియోగదారులు వారిలో ఎక్కువ మంది ఎటువంటి చర్య తీసుకోరని నా ఉద్దేశ్యం వారు ఎటువంటి చర్య తీసుకోలేదు ఎందుకంటే దీనికి సమయం పడుతుంది దానికి శ్రమ అవసరం తరచుగా ఈ రకమైన ఫిర్యాదు ముఖాముఖిగా ఉంటే అసహ్యంగా ఉంటుంది వినియోగదారులు కొన్నిసార్లు నిస్సహాయంగా భావించవచ్చు ఎందుకంటే వారు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేదని ఇది విద్యుత్ పంపిణీదారుల వంటి అనేక రకాల గుత్తాధిపత్య సేవలతో జరుగుతుంది వినియోగదారుడు భావిస్తాడు ఎందుకు సమయం మరియు కృషి వృధా ఎందుకంటే నేను ఏమి చేసినా ఏమీ మారదు కాబట్టి ఫలితం లేకపోవడం దానిపై నమ్మకం లేకపోవడం ఫిర్యాదు నుండి సానుకూలమైన విషయం బయటకు రావచ్చు ఈ కీలక విధమైన విషయాలు వాస్తవానికి వినియోగదారులు ఫిర్యాదు చేయకుండా నిరోధిస్తుంది పరిశోధన ద్వారా కూడా కనుగొనబడింది ఉన్నత సామాజిక ఆర్థిక స్థాయిలలో ఉన్న వ్యక్తులు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది ఆర్థిక పిరమిడ్ యొక్క దిగువ శ్రేణిలో ఉన్న పెద్ద సంఖ్యలో వ్యక్తులు వారు ఫిర్యాదు చేయకపోవచ్చు వివిధ సామాజిక రాజకీయ కారణాల వల్ల వారు తరచుగా విభిన్నంగా భావిస్తారు ఈ వ్యక్తులు అభివృద్ధి చెందుతున్న వినియోగదారులు సేవల వ్యాపారాలలో అన్ని వ్యాపారాలకు అవి చాలా ముఖ్యమైనవి మరియు వారి అసంతృప్తితో ముందుకు రాని వ్యక్తులు వీరే ఈరోజు వ్యాపారాలన్నీ వినియోగదారుని తమ మనోవేదనలను ఎలా ఒప్పించాలనే దానిపై దృష్టి పెట్టాలి వినియోగదారులు వారు కంపెనీకి ఫిర్యాదు చేయకపోయినా వారు నిజంగా సోషల్ మీడియాలో అత్యంత ప్రతికూల వ్యాఖ్యలను పోస్ట్ చేయవచ్చు వారు ఇతరులతో మాట్లాడవచ్చు మరియు వారు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చు ఇది చాలా హాని కలిగిస్తుంది కనుక కంపెనీలు చాలా మంచి టెలిఫోన్ సంప్రదింపు సేవలను సృష్టించాలి వారు తప్పనిసరిగా చాలా మంచి వెబ్ ఆధారిత ఫిర్యాదు సేవలను సృష్టించాలి నేను నిన్న చాలా మంచి అనుభవాన్ని పొందాను నేను అమెజాన్లో కొన్ని వస్తువులను ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ కొరియర్ మా క్యాంపస్కు వచ్చింది మరియు నాకు ఆ వస్తువును డెలివరీ చేయలేకపోయారు ఎందుకంటే అతను భవనాన్ని కనుగొనలేకపోయాడు అతను కొత్త వ్యక్తి ఈ కొరియర్లు చాలా తరచుగా ఐఐటి క్యాంపస్కు వస్తాయి కానీ ఈ వ్యక్తికి భవనం చాలా కొత్తగా ఉందని కనుగొనలేదు ఆపై ఉత్పత్తిని డెలివరీ చేయలేమని మరియు అది తదుపరి వారం బట్వాడా చేయబడుతుందని నాకు ఇమెయిల్ వచ్చింది నేను చాలా చిరాకు పడ్డాను మరియు నేను తిరిగి సంప్రదించడానికి ప్రయత్నించాను మరియు నేను నా ఫిర్యాదు చేసిన వెంటనే నాకు ఫిర్యాదు స్వభావం ఉందని నేను ఆశ్చర్యపోయాను మరియు నా మొబైల్ నంబర్ పెట్టాను అప్పుడు వారు మీకు తక్షణ కాల్బ్యాక్ కావాలా అని అడిగారు నేను అవును క్లిక్ చేసాను మరియు ఒక కాల్ వచ్చింది నేను కాల్ చేయనవసరం లేదు నేను వెబ్లో ఈ ఫారమ్ను పూరించాను నేను నా ఫోన్ నంబర్ను పెట్టాను మరియు కొద్ది నిమిషాల్లోనే వారి వినియోగదారుని సర్వీస్ నుండి కాల్ వచ్చింది వారు నా ఫిర్యాదును విన్నారు వారు వెంటనే వారి వద్ద గత చరిత్ర చూశారు మీరు చాలా విలువైన వినియోగదారులు అని వారు చెప్పారు మీరు మా నుండి క్రమం తప్పకుండా ఆర్డర్ చేస్తున్నారని మేము చూస్తున్నాము మరియు ఇది ఖచ్చితంగా ఒక క్రమరాహిత్యం మనము దాన్ని సరిచేయగలమా అని చూద్దాం మరియు మీరు ఒక వారం వేచి ఉండాల్సిన అవసరం లేదు దయచేసి ఈ హక్కును సెట్ చేయడానికి మాకు 2 రోజులు ఇవ్వండి అని అడిగారు నేడు ఆ ప్యాకేజీ డెలివరీ చేయబడింది కాబట్టి 24 గంటల్లో లేదా అంతకన్నా తక్కువ సమయంలో కొత్త డెలివరీ వ్యక్తి వలన జరిగిన లాప్స్ నుండి వారు కోలుకోగలిగారు కాబట్టి చివరి మైలు వద్ద ఇది చాలా చివరలో ఈ లోపం సంభవించింది ఈ కామర్స్లో మొత్తం వ్యవస్థ వారు ఇతర విక్రేతల నుండి వస్తువులను సేకరిస్తారని మీకు తెలుసు ఆపై వారు ఆ వినియోగదారుడి అయిన నాకు డైరెక్ట్ డెలివరీని ఏర్పాటు చేసారు మరియు ఈ మొత్తం సిస్టమ్ చాలా బాగా పనిచేసింది అన్ని ఇంటిమేషన్ లు సమయానికి వస్తున్నాయి అక్నాలెడ్జ్మెంట్ నా ఆర్డర్ వచ్చే 3 రోజుల్లో డెలివరీ చేయబడుతుందని నాకు తెలియజేయడం కాబట్టి ఆ విషయాలన్నీ పనిచేశాయి చివరి మైలు వద్ద చివరి క్షణంలో లోపం జరిగింది కానీ ఆ లోపం కూడా కొన్ని గంటల్లోనే సరిదిద్దబడింది తర్వాత ఒక కాల్బ్యాక్ ఉంది మరియు నేను స్టఫ్ అందుకున్నానో మరియు దానితో సంతోషంగా ఉన్నానా అని మొదలైనవి అడిగి తెలుసుకున్నారు మీరు వినియోగదారుని యొక్క ఫిర్యాదును సులభంగా చేయగలిగితే ఈ రకమైన ప్రక్రియలు సమగ్రంగా ఉంటాయి అప్పుడు మీకు సత్వర స్పందన మరియు వ్యవస్థాగత ఆమోదం లభిస్తే అది ఆ వినియోగదారునితో లోతైన సంబంధాన్ని సృష్టించే సందర్భం అంగీకారం మరియు ప్రతిస్పందన పరిశోధకులు కనుగొనబడ్డారు వినియోగదారుని ఈ మూడు దశల ప్రక్రియ విధానపరమైన పరస్పర మరియు ఫలిత న్యాయం వంటివి అంటే ఫిర్యాదు సరిగ్గా సెట్ చేయబడినప్పటికీ నా విషయంలో కేసు వివరిస్తోంది నా ప్యాకేజీ నాకు వచ్చింది ఇది నిన్న డెలివరీ చేయబడలేదు ఈ రోజు డెలివరీ చేయబడింది మరియు మంచి స్థితిలో ఉంది కానీ ఇది స్వయంగా వినియోగదారుని యొక్క సేవా ప్రతినిధితో ఎటువంటి పరస్పర చర్య జరగకపోతే ఆ వ్యక్తి దానిని గుర్తించకపోతే అవును అది ఒక లోపం మరియు అవును మనము దాన్ని సరిగ్గా సెట్ చేస్తాము మరియు అవును అది మీదే అని మనము చూడాలి రివార్డ్ మరియు మాతో ఒక బేరింగ్ కోసం మరియు మొదలైనవి కాబట్టి ఈ విధానం పరస్పర చర్య రెండూ ముఖ్యమైనవి ఫలితాలపై దృష్టి పెట్టడం మాత్రమే సరిపోదు అంటే మీరు దానిని సరిగ్గా సెట్ చేయాలి మరియు మీరు దాన్ని సరిగ్గా సెట్ చేయడానికి కృషి చేశారని తెలియజేయాలి అవి వినియోగదారునితో సంబంధాలను పెంచుకోవడానికి అవకాశాలు అందువల్ల సర్వీస్ రికవరీ వినియోగదారుని ఆనందాన్ని సాధించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇది ఒక విరుద్ధమైన పరిస్థితి అది వైఫల్యం అని కానీ ఆ వైఫల్యం నిజంగా ఈ సందర్భంలో దీర్ఘకాలిక విజయానికి దారి తీస్తుంది వాస్తవానికి మీకు మరొకసారి అనిపిస్తే ఈ పారడాక్స్ అదృశ్యమవుతుంది కాబట్టి మీరు ఫిర్యాదు చేసిన మొదటి దశలో దాన్ని సరిగ్గా సెట్ చేయగలిగితే మరియు మీరు ఈ పరస్పర చర్య మరియు విధానపరమైన న్యాయం దశల ద్వారా సరిగ్గా నిర్వహించగలిగితే మీరు ఫలితాన్ని సరిదిద్దినట్లయితే దీర్ఘకాలిక సంబంధాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది కానీ కొన్నిసార్లు లోపం తీవ్రంగా ఉండవచ్చు కొన్నిసార్లు మీ భార్య కోసం లేదా మీ పిల్లల కోసం మీరు పుట్టినరోజు బహుమతిని ఆర్డర్ చేసినట్లయితే మరియు పుట్టినరోజు తర్వాత 5 రోజుల తర్వాత వచ్చినట్లుగా కొన్నిసార్లు మీరు నిజంగా తెలుసుకోవచ్చు అప్పుడు స్పష్టంగా మొత్తం సందర్భం మొత్తం కోల్పోయింది లేదా మీరు మీ లాండ్రీకి ఖరీదైన చీర చాలా ఇష్టమైన దుస్తులు ఇచ్చారు వారు దానిని పాడు చేసారు మరియు తిరిగి పొందలేనిది అప్పుడు మీరు కొత్త చీరను కొనుగోలు చేయవచ్చు కానీ అది మీకు ఆ మొత్తం డ్రెస్ లేదా మొత్తం చీరను మీకు తిరిగి తీసుకురాదు కాబట్టి ఈ రకమైన పరిస్థితిలో రికవరీ సాధ్యపడదు నిజంగా పరిష్కారం చాలా కష్టం మరియు వాస్తవానికి సంబంధాలను అభివృద్ధి చేసుకునే సేవా సంస్థల సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది అది ఒక నిర్దిష్ట సంబంధాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తుంది కాబట్టి మొదటిసారి సరిగ్గా చేయడం ఉత్తమ వ్యూహం కాకపోతే మీరు దాన్ని సరిగ్గా సెట్ చేసి చూడండి మరియు అది మళ్లీ జరగకుండా చూసుకోండి కాబట్టి మీరు అలా చేయలేకపోతే ప్రతికూల పరిస్థితి నుండి మీరు నిజంగా సానుకూల ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది కాబట్టి ఈ రకమైన రేఖాచిత్రం మొత్తం విషయాన్ని వివరిస్తుంది వారు మొదటిసారి సరిగ్గా ఉద్యోగం చేస్తారు మరియు సాధారణంగా సమర్థవంతమైన కంప్లైంట్ నిర్వహణ వ్యవస్థ సేవ ఫిర్యాదులను గుర్తించి వ్యక్తిని గుర్తిస్తుంది మరియు మీకు తెలుసా ఈ సందర్భంలో మీరు నిన్న నా పరిస్థితిని వివరిస్తున్నప్పుడు నేను కోపంతో ఉన్న వినియోగదారుని మాత్రమే కాదని వారు గుర్తించారు కానీ నేను విలువైన వినియోగదారుడని మరియు వారు చాలా ప్రశాంతంగా మా సుదీర్ఘ సంబంధాన్ని లోతుగా విలువైనదిగా వివరించారు ఎలాగో మీకు తెలుసు సార్ మనము మీకు మరియు చివరి ఆరు స్థానాలకు ప్రతిసారీ బట్వాడా చేస్తాము మరియు ఇది కేవలం తాత్కాలిక వైఫల్యం మరియు ఊహించని వైఫల్యం వారు అందించినప్పుడు మరియు నేను వెబ్సైట్లో చూసినప్పుడు ఇది ఒక రకమైన డేటా నేను ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఫిర్యాదు యొక్క గుర్తింపు మాత్రమే కాదు వాస్తవానికి అది వ్యక్తిని గుర్తించడం మరియు తరువాత ఈ ఫిర్యాదుకి సమర్ధవంతమైన పరిష్కారం ఆపై ఈ రికవరీ అనుభవాన్ని తప్పనిసరిగా మీ సంస్థాగత వ్యవస్థకు తిరిగి అందించాలి కాబట్టి తదుపరిసారి డెలివరీ చేస్తున్నప్పుడు కొత్త డెలివరీ వ్యక్తికి గమ్యస్థానాన్ని ఎలా చేరుకోవాలో వివరించే ప్రక్రియ ఉంది కాబట్టి సిస్టమ్లో డేటా ఉండాలి వ్యక్తులు ప్యాకేజీలను డెలివరీ చేసినప్పుడు ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి వస్తున్నారు ఆ వ్యక్తి మునుపటి అనుభవం యొక్క ప్రయోజనాన్ని పొందాలి మీరు బ్యాక్ స్టేజ్ టెక్నికల్ ప్రాసెస్ను బాగా డెవలప్ చేసినట్లయితే మీరు చూడగలిగినట్లుగా మొదటి సారి మరియు తర్వాత మీరు ఉద్యోగం సరైన సమయంలో చేస్తే ఈ సమర్థవంతమైన ఫిర్యాదు నిర్వహణ ఉంది అప్పుడు విధేయత అభివృద్ధి చెందడానికి సంతృప్తి మరియు స్కోప్ పెరుగుతుంది సేవా ఫిర్యాదుల దశలో మీరు అంతర్గత పరిశోధన చేయడం చాలా ముఖ్యం అది ఎందుకు జరిగింది లోపం యొక్క మూలం ఏమిటి మొదలైనవి కాబట్టి ఫిర్యాదును మనము అవకాశ సంస్కృతిగా పిలుస్తాము కాబట్టి వినియోగదారుని సపోర్ట్ డిపార్ట్మెంట్ నుండి వచ్చే ఫీడ్బ్యాక్పై మొత్తం సంస్థ సున్నితంగా ఉండాలి మరియు వారందరూ తక్షణమే సన్నద్ధమై దానిని ప్రాధాన్యతగా తీసుకోవాలి మరియు మీరు విజయవంతం అయినప్పుడు ఎందుకు విఫలమయ్యారు మరియు దానిని విజయవంతమైన నమూనాగా ఎలా తీసుకువచ్చారనే దానితో సంబంధం ఉన్న విభిన్న వ్యక్తులందరికీ ఈ సందర్భాలను ఈ కేసులను శిక్షణ అవకాశంగా మీరు ఉపయోగించాలి మీ తెరవెనుక మరియు ముందు దశలోని వ్యక్తుల నైపుణ్యాలను మరియు సమన్వయ ప్రక్రియలను అభివృద్ధి చేయడానికి మానవ వనరుల నిర్వహణకు ఇవి అవకాశాలు కాబట్టి అడ్డుపడే లేదా అడ్డుకునే విషయాలు సంగ్రహంగా చెప్పాలంటే ఇది అసంతృప్తిని తీర్చడం గురించి ఫిర్యాదు చేయడం లేదా అసౌకర్య సందేహం నుండి వినియోగదారును సంతృప్తిపరడం ఈ సమస్యలన్నింటినీ మన సిస్టమ్ తప్పనిసరిగా చూసుకోవాలి కాబట్టి మీకు మంచి టెలిఫోన్ కాంటాక్ట్ సిస్టమ్ ఉండాలి మీకు మంచి వెబ్ ఆధారిత సిస్టమ్ ఉండాలి ఇది మీ ఫిర్యాదును స్వీకరించిందని మరియు మనము 48 గంటల్లో తిరిగి సమాధానం ఇస్తామని ఇమెయిల్ ద్వారా సమాధానం ఇవ్వడం మామూలే మీరు నిజంగా ఒక మంచి వెబ్ మరియు టెలిఫోన్ ఇంటర్ఫేస్ని సృష్టించారు ఇక్కడ మీరు తదుపరి కొన్ని నిమిషాల్లో లేదా తదుపరి కొన్ని నిమిషాల్లో కాకపోతే తదుపరి కొన్ని గంటలలో మరియు 24 గంటల మరియు 48 గంటలలోపు వ్యక్తిని సులభంగా తిరిగి కాల్ చేయవచ్చు మరియు కేసులను హైలైట్ చేయండి మార్గాన్ని హైలైట్ చేయండి ఈ పరిష్కారం మీ సిస్టమ్లో జరుగుతుంది ప్రజలు ఫిర్యాదు చేస్తే మరియు ఏమీ జరగదు అనే సందేహం తక్కువ కాబట్టి ఈ సందేహాస్పదమైన చెల్లింపును మీ సేవా బ్రాండ్ బిల్డింగ్ విధానంలో కూడా తప్పక పరిష్కరించాలి మరియు అసహ్యకరమైన అవకాశాలన్నింటినీ ఎలా తీసుకెళ్లాలి అనేది చాలా ముఖ్యం సేవలలో ప్రజల సమస్యల గురించి మనము చర్చించినప్పుడు ఇది ముందు చర్చించబడిన సమస్య కానీ వినియోగదారుడు కలత చెందుతాడు వినియోగదారుడు కోపంగా ఉంటాడు మరియు ఆ కోపంతో స్పందించకూడదు ఫిర్యాదుపై ఆ కోపం లేదా అసంతృప్తిని ప్రశాంతంగా నిర్వహించాలి నిజానికి సానుభూతితో వ్యవహరించాలి అందుకే గత కొన్ని సెషన్లలో మనము మన సేవా నాణ్యత గురించి చర్చించినప్పుడు మనము సానుభూతిని ఒక బలమైన అంశంగా చేశాము చర్చించినట్లుగా సానుభూతి అనేది పరిస్థితిని ఇతర కోణం నుండి చూడగల సామర్థ్యం అందుకే TEARR లో సర్వీస్ క్వాలిటీ యొక్క ఐదు కోణాల్లో సానుభూతి అంత ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది వాస్తవానికి ఈ అడ్డంకులను ఉపయోగించడానికి మన వ్యూహాలు మీ స్క్రీన్లో కూడా నేను చర్చించిన విధంగా ఫీడ్బ్యాక్ను సులభతరం చేస్తాయి ఫీడ్బ్యాక్ తీవ్రంగా పరిగణించబడుతుందని హామీ ఇవ్వండి ఇది నిజంగా కేసులను హైలైట్ చేస్తుంది వినియోగదారుడుని సోషల్ మీడియాకు వెళ్లి సానుకూల రికవరీ గురించి మాట్లాడమని ప్రోత్సహించండి ఎందుకంటే చాలా తక్కువ మంది వ్యక్తులు కూడా వెనక్కి వెళ్లి సానుకూల అభిప్రాయాన్ని ఇస్తారని మనము ఇంతకు ముందు పరిశోధనా మూలం గురించి చర్చించినందున ప్రతికూల అభిప్రాయాన్ని ఇంకా చాలా మంది వ్యక్తులు ఇస్తారు కాబట్టి వినియోగదారునికి సానుకూల స్పందనను తెలియజేయడానికి వెతకండి మరియు సర్ మీకు సంతృప్తికరంగా ఉందా అని అడగండి మరియు వినియోగదారుడుని కొంత రకమైన వ్యాఖ్య లేదా ఏదైనా ఇవ్వమని అభ్యర్థించండి మరియు ఈ సాధారణ కార్డులు చూడండి మొదలైనవి ఒక ప్రదేశానికి చేరుకోండి అంతర్గత వ్యక్తులతో పాటు బాహ్య కమ్యూనికేషన్ అనుమతించబడినప్పుడు వాటిని ఉపయోగించండి కాబట్టి ఫీడ్బ్యాక్ అనుభవాన్ని వినియోగదారునికి మరియు సర్వీస్ ప్రొవైడర్కు సానుకూలంగా చేయండి సమర్థవంతమైన సేవా రికవరీని ప్రారంభించడానికి వినియోగదారుని ఫిర్యాదు చేయడానికి ముందుగానే స్పందించండి లేదా వివిధ వైఫల్యాల డేటా బేస్ను సృష్టించడం ద్వారా మీ ప్లాన్ రికవరీ విధానాన్ని కలిగి ఉండండి కాబట్టి ఒక వైఫల్యం సంభవించినప్పుడు ఏమి చేయాలో అనే దానికి మీరు చెదిరిపోనవసరం లేదు x జరిగితే y మరియు z ఆ ఫిర్యాదు క్షీణతను నిర్వహించడానికి ఉత్తమ మార్గాలు అని మీకు ఇప్పటికే తెలుసు సేవ రికవరీ సిస్టమ్ను సృష్టించిన తర్వాత మీ సంస్థ బాగా అమర్చబడి ఉంటే మీరు ఈ సర్వీస్ గ్యారెంటీని ఇవ్వవచ్చు చాలా తక్కువ సర్వీస్ కంపెనీలు ఈ బేషరతు హామీని ఇస్తాయి కాబట్టి మీరు చాలా స్పష్టమైన సాధారణ బేషరతు హామీని ఇవ్వగలిగితే మీ సర్వీస్ బ్రాండ్ అత్యంత బలోపేతం అవుతుంది కానీ దీన్ని బేషరతుగా సులభంగా అర్థం చేసుకోవడానికి కమ్యూనికేషన్ జరిగింది ఆపరేటివ్గా మారడానికి హామీని అడగడం సులభం మీ సంస్థతో మాకు అవసరమైనది మీకు ఉందని ఆ రకమైన నాణ్యమైన సేవలను కలిగి ఉన్నారని మీరు చాలా స్పష్టంగా ఉండాలి ఇక్కడ మీరు హామీని తక్కువగా ఇవ్వవచ్చు కాబట్టి వివిధ మార్గాల్లో హామీలు ఇవ్వవచ్చు మినహాయింపులు మరియు చాలా స్పష్టంగా ఉండే నిర్దిష్ట భాగానికి ఒకే లక్షణాల నిర్దిష్ట హామీ కావచ్చు ఇది బహుళ లక్షణం కావచ్చు వివిధ రకాల హామీలు వేర్వేరు మార్గాల్లో ఉండవచ్చు 3 నెలల్లోపు తక్షణ భర్తీకి హామీ ఇవ్వవచ్చు ఏదో ఒక కూపన్ ఇవ్వబడుతుంది మీ ప్యాకేజీ పోయినట్లయితే తక్షణమే కూపన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎయిర్లైన్స్ వంటి సేవలో ఈ విభిన్న సేవా గ్యారెంటీలు మీ బ్యాగేజ్ నష్టానికి సంబంధించి విపరీతమైన ఆలస్యాలకు సంబంధించి విడిగా ఇవ్వబడినట్లు మీరు చూస్తారు విమానం ఆలస్యంగా చేర్చబడితే మరియు మీరు రాత్రిపూట ఉండవలసి వస్తే వారు మీకు చాలా విమానయాన సంస్థలను అందిస్తారు మంచి విమానయాన సంస్థలు మీకు ఒక పరిష్కారాన్ని అందిస్తాయి అవి అక్కడికక్కడే ఉంటాయి లేదా విమానం ఆలస్యం కావడానికి ఆహారం మరియు పానీయాలు మరియు స్నాక్స్ మరియు ఇతర సేవలు సమయానికి అందించబడతాయి కాబట్టి వారు ఈ విభిన్న తరగతుల హామీలలో ఉన్నారు స్పష్టంగా దీన్ని అందించడం చాలా చాలా కష్టం బేషరతు హామీ లేదా కాంపోజిట్ మిశ్రమ హామీ ఎందుకంటే మీకు మంచి నాణ్యత స్థాయి ఉంటే తప్ప మనము అమలు చేయగలమని మీకు చాలా స్పష్టంగా తెలియకపోతే ఆ రకమైన హామీని ఇవ్వడంలో అర్థం లేదు కాబట్టి ఈ రకమైన హామీని బాహ్యంగా అందించడానికి మనం అంతర్గతంగా సమకాలీకరించబడాలి కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే వినియోగదారునిలు అసంతృప్తిగా ఉన్నప్పుడు వారు వేర్వేరు చర్యలు తీసుకోవచ్చు కానీ చాలా తక్కువ మంది మాత్రమే చర్యలు తీసుకుంటారు కానీ వారు చర్య తీసుకుంటే వారు ప్రోత్సహించబడ్డారని మరియు మీ ప్రక్రియ సులభం అని చూడండి కానీ వారు వెళ్లడం కంటే మీకు ఫిర్యాదు చేయవచ్చు ప్రజా వేదికకు మరియు ఫిర్యాదు చేయండి మరియు వారు పబ్లిక్ ఫోరమ్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫేస్బుక్ పోస్టింగ్లను చదవడానికి ట్విట్టర్ పోస్టింగ్లను చదవడానికి మీకు యంత్రాంగం ఉండాలి మరియు ఈ పనులు చేయాల్సిన వ్యక్తులు ఉండాలి కాబట్టి మీరు వెంటనే ప్రతికూల ధోరణులను గుర్తించి వాటిని పరిష్కరించవచ్చు మరియు సేవను సకాలంలో మరియు సమర్ధవంతంగా పునరుద్ధరించగలిగితే అది వాస్తవానికి ఒక సంబంధాన్ని సృష్టించే అవకాశాన్ని సృష్టిస్తుంది దీనిని మనము సేవ పారడాక్స్ అని పిలుస్తాము కానీ ఆ సమస్య మళ్లీ సంభవించినట్లయితే ఆ లోపం మళ్లీ సంభవించినట్లయితే అప్పుడు అది ఇకపై ఒక వైరుధ్యం కాదు వాస్తవానికి మీరు సంబంధాన్ని దెబ్బతీస్తారు కాబట్టి ఇది స్పష్టంగా ఉండాలి మొదటిసారి మరియు ఎల్లప్పుడూ సరిగ్గా చేయడం మంచిది ధన్యవాదాలు